కణవర్ధన ధారావాహికకు తిరిగి స్వాగతం మనము గత తరగతిలో మ్యో ట్యూబ్ యొక్క ఫెనో టైప్ గురించి చర్చించుకున్నాము ఆ విధంగా మ్యో ట్యూబ్ యొక్క ఫెనో టైప్ గురించి చర్చించుకుంటున్నప్పుడు దానికి వొకే వరుస లో ఉన్న బహుళార్థ కేంద్రకములు మల్టిపుల్ న్యుక్లియై ఉంటాయని అనుకున్నాము ఈ నాళానికి సహజ సిద్ధంగా సంకోచించే తత్వం వున్నది ఒక్కొక్కప్పుడు అది స్వయంగా సిద్ధించే సంకోచం మరొక్కప్పుడు దానికొక నాడీకణ సంకేతం అవసరం అవుతుంది కాని ఎలుకలలో ఒక విషయం గమనింపబడింది గర్భర్ధ శిశువు గా వున్న ఎలుక నుండి పెంచబడిన మ్యో ట్యూబ్ లు స్వయంసిద్ధమైన సంకోచాన్ని కలిగివుంటాయి కండరం సంకోచించినప్పుడల్లా జరిగే రెండు విషయాలను మనం గమనించాలి కండరం యాక్టిన్ మ్యోసన్ ఫిలమెంట్లు జారుతూ వొక దానిపై వొకటి తిరిగే కదలికను గమనించవచ్చు జంతుదేహధర్మ శాస్త్రం యానిమాల్ ఫిజియోలొజి కి చెందిన యే పాఠ్య గ్రంధమైనా చూడండి లేదా నేనిచ్చిన మరేదైనా ఉపన్యాస శ్రేణులను పరిశీలించండి కాని ఆ చలించే ఫిలమెంట్ ను అర్థం చేసుకోవాలన్నా వినియోగించాలన్నా మనకొక కాల్షియమ్ స్పైక్ కావాలి ఆ కాల్షియమ్ స్పైక్ అవసరమైన స్థితిలోకి రావాలి గత తరగతిలో నేను చెప్పినది యిటువంటిదే దాన్ని నేనిప్పుడు కొనసాగిస్తాను ఇది మనకు 7వ వారం ఇది అందులో నాలుగవ ఉపన్యాసం స్లయిడింగ్ ఫిలమెంట్ కి వొక స్లైడ్ వున్నది ఒకానొక సమయంలో కాల్షియమ్ స్పైక్ ని ప్రదర్శించే చుక్కలను మనము గమనించవచ్చు ఏదేతైనేమి కాల్షియమ్ స్పైకింగ్ జరుగుతుంది ఇది చాలా అస్థిరమైన ట్రాన్సియన్ట్ స్పైక్ ఇది నిలబడుతూ వుంటుంది పడిపోతూ వుంటుంది అయితే దాన్ని నియంత్రించే వారెవరు ఇది ప్రధానమైన ప్రశ్న ఈ అస్థిరమైన ట్రాన్సియన్ట్ స్పైక్ మ్యో ట్యూబ్ల లో వున్న ఆర్గనల్ వలన నియంత్రించబడుతుంది పెద్దయెత్తున పెంచాలని ప్రయత్నించినప్పుడల్లా నేను క్లిష్టతను పెంచుతూ వచ్చాను దయచేసి యీ విషయం గుర్తు పెట్టుకొండి మ్యో ట్యూబ్ ల మీదవుండే ఆర్గనెల్ ను సార్కో ప్లాస్మిక్ రెటిక్యులం అని పిలుస్తారు సార్కోప్లాస్మిక్ రెటిక్యులం వొక విధమైన స్పాంజి దాన్ని పిండండి దానిలో నుండి కాల్షియం బయటకు వస్తుంది తరువాత దాన్ని వెనక్కి తీసుకుంటుంది ఇక్కడ కూడా ఆర్గనల్ వుంటే అదే పరిస్థితి మనం చూడవచ్చు కాల్షియంను బయటకి నెట్టి తక్షణమే దాన్ని వెనక్కు తీసుకుంటుంది కాల్షియంను బయటకు పంపండి తిరిగి వెనక్కి తీసుకొండి కాల ప్రణాళిక కాల్షియం స్పైక్ ని నిర్ణయించేది యిదే అందువలన కాల్షియం పై సార్కోప్లాస్మిక్ రెటిక్యులం ప్రభావం కూడా ప్రధానం దీన్ని కణవర్ధన డిష్ లో ఉంచడమూ ప్రధానమే దీన్ని మీరు ఉపయోగించుకోలేకపోతే మీరు సరియైన మ్యో ట్యూబ్ లు చేయలేకపోతునట్లే లేదా సమగ్రమైన ఫెనోటైప్ లక్షణాలను మీరు పరిశీలించలేకపోయినట్లే ఆ విధంగా సార్కొప్లాస్మిక్ రెటిక్యులం అనేది కాల్షియంని అందించే వొక సాధనం కాని అది రెండు రకాలైన గ్రాహకముల వలన ప్రభావితం అవుతుంది లేదా వుత్తేజపరచబడుతుంది ఇది సార్కొప్లాస్మిక్ రెటిక్యులం అయితే ఇది తన ఉపరితలం పై రెండు రకములైన విశిస్టమైన గ్రాహకముల వలన చైతన్యవంతం అవుతుంది అవి కాల్షియం గ్రాహకములు వాటిని గుర్తించడానికి వాటిని మీకు రెండు రంగులతో చూపుతున్నాను ఇక్కడ చూడండి వాటిని ఎరుపు ఆకుపచ్చ రంగులతో చక్కగా ప్రదర్శించాను ఒకదాని పేరు ర్యానోడైన్ గ్రాహకము మరొక దాని పేరు DHPR గ్రాహకము ఇవి కాల్షియం ఛానళ్ళు D అంటే డై H అంటే హైడ్రో P అంటే పైరిడైన్ R అంటే గ్రాహకాలు అంటే సార్కొప్లాస్మిక్ రెటిక్యులం కు రెండు రకాలైన గ్రాహకములున్నాయి ఒకటి ర్యానోడైన్ RYR లేక RYR అని పిలువబడేది RY అంటే ర్యానోడైన్ మూడవ అక్షరమైన రెండవ R గ్రాహకములను సూచిస్తుంది అప్పుడు మీకు D H P R - డై హైడ్రో పైరిడైన్ గ్రాహకములు లభిస్తాయి అందువలన ఈ 2 గ్రాహకములు అలాగే యీ రెండు కాల్షియం గ్రాహకములు కాల్షియంను బయటకు నెట్టడానికి దానిని మరల వెనుకకు తీసుకొనడానికి ఉపకరిస్తాయి ఇలా పనిచేస్తుంది కాల్షియం డైనమిక్స్ అందువలన ఇది సార్కొప్లాస్మిక్ రెటిక్యులం నుండి పొందిన స్పైక్ వరుస లో ఉన్నాయి మీరు యిటువంటి యిన్ విట్రో పద్ధతి అభివృద్ధి చేస్తున్నప్పుడు నా దగ్గర ఉన్న నాళాలలో శ్రేణులు గా పెంపొందే మ్యో ట్యూబ్ లు వున్నవి డిష్ లో పెరుగుతున్న మ్యో ట్యూబ్లు అంటే మీరు సృష్టించిన మార్టిన్ నా వద్ద వున్నది ఆశించవలసిన విషయం యేమంటే మనమందరం ఫెనో టైప్ గురించి మాట్లాడుకోవడం అవును మీరు చాలా అదృష్టవంతులు మ్యోట్యూబ్ యొక్క వొక ఫెనో టైప్ మనవద్ద వున్నది మరొక మెట్టు అదే మీ దగ్గర బహుళార్థమైన మరొక మెట్టు వున్నది అది కార్యాచరణలో ఆశించదగ్గది అది వుత్తేజం వలన కాని వుత్తేజం లేకుండా కాని సంకొచించగలగాలి అలా సంకొచిస్తే అది రెండవ మెట్టు కండరం వృద్ధి చెందుతున్నప్పుడు ఆసక్తికరమైన విషయం యేమంటే ఫెనో టైప్ కి సంబంధించిన పద్ధతిలో స్థూలంగా చెప్పాలంటే దీనిని ప్రాణుల నిర్మాణ శాస్త్ర రూపంగానే గాక మ్యోసిన్ హెవీ ఛైన్ ప్రోటీన్ యొక్క వ్యక్తీకరణగా కూడా అన్వయించవచ్చు ఈ చిత్రం మీకు చూపినప్పుడు మీరు దీనిని ఙ్ఞప్తికి తెచ్చుకోగలరు ఉదాహరణకు నీలిరంగుతో మీకు నేను సూచించిన యీ మ్యోసిన్లు మ్యోట్యూబ్ లు గా రూపాంతరం చెందినప్పుడు మారిపోతాయి ప్రాణుల నిర్మాణ శాస్త్ర పరంగా యిలా జరుగుతుందనుకోడం పొరబాటేమో సరియైన వ్యక్తీకరణ కాదేమో అంటే నా ఉద్దేశం నా దగ్గర వున్ననాళాలలో మీకు కనిపించేవి మ్యోసిన్ యొక్క పరిపక్వ రూపములు వ్యక్తిగతమైన కణములందలి మ్యోసిన్ తో పోలిస్తే యివి చాలా శ్రేష్ఠమైనవి గర్భస్థ శిశువు యొక్క మ్యోసిన్ హెవీ ఛైన్ నుండి నవజాత శిశువు యొక్క మ్యోసిన్ హెవీ ఛైన్ వరకు జరిగే మార్పుయిది HC అనేది మొదట వొక హెవీ ఛైన్ తరువాత బాల్యావస్థ దాటిన వానికి చెందే హెవీ మ్యోసిన్ ఛైన్ MHC అంటే మ్యోసిన్ హెవీ ఛైన్ ఇవీ జరుగుతున్న మార్పులు అందువలన మీరు సఫలీకృతులైతే లేక సఫలీకృతులవుతున్నారని భావిస్తే మీరింత వరకు చేరుకోగలగాలి మీ వద్ద వొక నవ జాత శిశువునకు చెందే హెవీ ఛైన్ వ్యక్తీకరణ వుండవలెను యిది గర్భస్థ శిశువునకు చెందిన హెవీ మ్యోసిన్ ఛైన్ నుండి నవజాత శిశువు యొక్క మ్యోసిన్ హెవీ ఛైన్ వరకు సాగే మార్పునకు సంబంధించినది ఇదంతా కణ వర్ధనంకై డిష్ లో జరగాలి అలా జరగకపోతే యిది వ్యక్తీకరణ పరంగా కానీ ఫెనో టైప్ పరంగా కాని అభినందనీయమైనది కాదు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన వొక విషయం యేమంటే యేదో చేయడం మాత్రమే గుర్తింపు సాధించినట్లు కాదు మరోక విషయం మ్యోసిన్ హెవీ ఛైన్ యొక్క వ్యక్తీకరణ రెండవ విషయాన్ని వొక క్రమంలో మనం చెప్పుకుంటున్నాం ఇది ఒక భౌతికమైన కొలమానం సంకోచాన్ని చర్చించేటప్పుడు దీనిని వాడుకోవచ్చు అయితే యిది మనం చర్చించుకునే మూడవ ఫెనో టైప్ కు సంబంధించిన వ్యత్యాసానికి చెందినది మనం చెప్పాలనుకొనేది మీరు సార్కోప్లాస్టిక్ రెటిక్యులమ్ ఎక్కడ వుందో గుర్తించగలగాలి రెటిక్యులమ్ లో వర్తులాకారంగా తిరిగే రూపం మంచిదే ఇది R వలన ర్యానోడైన్ గ్రాహకము వలన BHPR గ్రాహకముల వలన మాత్రమే మీరు నిరూపించగలరు ఈ ప్రస్థానంలో ఈ రెండు మాత్రమే ప్రధానమైనవి ఈ కణములు యీ కణజాలాలు యీ ప్రత్యేకమైన వాటిని వ్యక్తీకరించడానికి యివే ముఖ్యం మరొక ముఖ్యమైన విషయం రెండు విశిష్ట మార్కర్ లైన DHPR మరియు RYR వొక దానితో వొకటి చాలా దగ్గర సంబంధం కలిగి వుండాలి యిలా అతి దగ్గరగా చూడగా చూడగా అదే వొక విధమైన మనుగడ గలిగిన వానిగా గోచరిస్తుంది కాని ఒకే భాగానికి చెందినవి కారాదు అలా కాకుంటే యీ కాల్షియం స్పైకింగ్ వుంది చూసారూ అది ఎన్నటికీ సంభవించదు అయితే దీన్ని ఎలా సాధించాలి మీ వద్ద వొక ప్రత్యేకమైన వొక రకానికి చెందిన DHPR కి వ్యతిరేకమైన వొక యాంటీబాడీ వుండాలి అందువలన వాటికి చెందిన ప్రత్యేకమైన యాంటీబాడీలు మీ వద్ద వున్నట్లయితే వాటిని మీరు వేరు వేరుగా గుర్తించవచ్చు స్కెలిటల్ మజిల్ ను వర్థనం చేసేటప్పుడు యీ కొలమానాలన్నీ మన మనస్సులో వుండాలి లేకుంటే నిర్భయంగా శంక లేకుండా నేను యీ విషయాలన్నీ పరిపక్వమైన కణం యొక్క వర్ధనం లో గమనిస్తూవున్నానని ఎలా చెప్పగలను అది నా వద్ద లేకుంటే మనము మౌలిక సూత్రాలను మరల స్పృశించ వలసి వస్తుంది అందువలన మీకు కావలసిన సాధనం గర్భస్థ శిశువు యొక్క మ్యోసిన్ హెవీ ఛైన్ యొక్క యాంటిబాడి ఇది ఏదో దశలో అవసరం అవుతుంది మీరు ప్రథమ దశలోని గర్భస్థ శిశువు యొక్క మ్యోసిన్ హెవీ ఛైన్ కు సంబంధించిన వ్యక్తీకరణ ఉన్నదని గ్రహించాలి అంటే మీకు కావలసిన ఉపకరణం లేక సాధనం గర్భస్థ శిశువుకు యొక్క మ్యోసివ్ హెవీ ఛైన్ బాల్యావస్థ దాటిన మ్యోసిన్ హెవీ ఛైన్ కొరకు సుదీర్ఘమైన కణవర్థనం కావాలంటే మీకు యాంటిబాడీలు కావాలి మీకు DHPR మరియు ర్యానోడైన్ కు వ్యతిరేకమైన యాంటిబాడీలు అవసరమౌతాయి అంతే కాదు మీరు భౌతిక సంకోచాన్ని గమనించగలగాలి ఎలక్ట్రో ఫిజియాలజీ పద్ధతులని ఉపయోగించి కండరాల కణాల యొక్క ఉత్పత్తి చేసే కార్యాచరణ సామర్ధ్యాన్ని గమనించగలగాలి మ్యో ట్యూబ్ ల యొక్క కార్యాచరణ సామర్ధ్యాన్ని మరియు లక్షణాలు గమనించి మనం సఫలీకృతులమైయామో లేదో ప్రధానంగా తెలియవలసిన విషయం కాబట్టి కాల్షియం తరంగం లేక కాల్షియం స్పైక్ దర్శించడానికి మనం కాన్ఫోకల్ మైక్రోస్కోపీ ని ఉపయోగించగలగాలి ఇక్కడ వేవ్ అనే మాట సరైనది కాదు అందుకే దీనిని నేను కాల్షియం స్పైక్ అని పిలవదలుచుకున్నాను ఇది సాధ్యం ప్రజలు అందరు ఇటువంటి స్పైక్ ని చూడటం సాధ్యం అందువలన ఎప్పుడో ఒకప్పుడు మనకు కలత కానరావొచ్చు మీకు నిజమైన కొలత కావాలంటే సరియైన కాల్షియం కొలత కావాలంటే మీకు కాల్షియంను పట్టి వుంచగల ప్రత్యేకమైన అద్దకపు రంగులు అవసరమవుతాయి ఇప్పుడు మీరు మీ కోరిక మేరకు వొక జాబితా తయారు చెయ్యొచ్చు ఈ జాబితాలో మీకు కావలసిన సంపాదించవలసిన వస్తువులు ఖచ్చితంగా యేవి కావాలని అనుకుంటున్నారో చెప్ప గలగాలి నా విట్రో సిస్టమ్ ఈ విధంగా పని చేస్తుందని అనుకోగలగాలి దీనికి చాలా ప్రణాళిక అవసరం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలా ముందస్తు కార్యాచరణ కావాలి చాలా అధ్యయనం చేయాలి ఇదే నేను చెప్పదలుచుకున్నది నేను విజయం సాధించేనా లేదా అనేది ముఖ్యం కాదు నేను తగిన ప్రయత్నం చేశానా లేదా అనేది ముఖ్యం నేను ప్రతీ అంశాన్ని పరిశీలించానా లేదా అనేది కూడా ముఖ్యం దీని కోసమే నేను ఎదురు చూస్తున్నా ఇది చాలా క్లిష్టమైన అంశం మీరు ఈ విషయంలో అత్యంత శ్రద్ధతో వున్నారా లేదా అనేది ముఖ్యం మిమ్మల్ని దృష్టాంతము గా వుండమంటున్నాను నా వద్ద నుండి యేమి ఆశించబడుతున్నదో తెలుసుకునేందుకు యే కొలమానాలను తీసుకోవాలో అనేది మాత్రమే వివరిస్తున్నాను మొదట వొక నిర్దిష్టమైన మాధ్యమం వుండాలి దానికంటే ముందు యే యే సముదాయాల నుండి మీరు కణజాలాన్ని సేకరిస్తున్నారో తెలియాలి నేను ఇంతకు ముందే యే యే వయసుల వారినుండి కణజాలాలు సేకరిస్తే యే యే లాభ నష్టాలు వాటిల్లుతాయో వివరించి వున్నాను అందువలన మీరు ఈ కణజాలాన్ని నవ జాత శిశువుల వద్ద నుండి కానీ ఇంకొంచెం పెద్ద వారి వద్ద నుండి గాని కణజాలాన్ని సేకరిస్తే మీకు చాలా ఎక్కువగా ఫైబ్రోబ్లాస్ట్ లభిస్తుంది అది మీరు ఈ కణజాలాన్ని బయటకు లాగుతూ వున్నప్పుడు మీ కండరాలకు చెందిన కణాలను మించిపోగలవు కాబట్టి ఈ జోన్ నుండి కానీ మరో జోన్ నుండి కానీ మీకు అనేక ఫైబ్రోబ్లాస్ట్ లు లభ్యమౌతాయి ఈ ఫైబ్రోబ్లాస్ట్ లు చాలా తొందరగా విభజింపబడతాయి అవి ఆ విధంగా శీఘ్రంగా విభజింబడితే మీ స్కెలిటల్ మజిల్ ను దాటిపోగలవు అందువలన మీకిక్కడ కావలిసినది వొక విభజన పద్ధతి దాని ద్వారా మీరు ఫైబ్రోబ్లాస్ట్ లు ను వేరుచేయగలగాలి ఒక సారి ఫైబ్రోబ్లాస్ట్ లను మీరు వేరు చేసిన తరువాత కూడా వాటిలో కొన్ని కలుషిత పదార్థాలు వుండవచ్చు దీనికి మీరు బాధ్యులు కారు ఇంకా ఇక్కడ నా దగ్గర కొన్ని యంటీబాడీస్ వున్నాయి వాటిని వేరు చేయడం సాధ్యం కాదు కానీ అలా చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కండరాల కణాల నుంచి వేరు చేయడం లో వొక పద్ధతి కణజాలం తీసుకోండి ఏకకణ అనిశ్చితి అనగా సింగిల్ సెల్ సస్పెన్షన్ ని తీసుకోండి అప్పుడు అక్కడ కొన్ని కణాల కన్నా మిగిలిన కణాలు త్వరగా కుదురుకుంటాయి చాలా వరకు ఫైబ్రోబ్లాస్ట్ లు త్వరగా స్థిరపడతాయి అలా అవి స్థిరపడటం మీరు గమనించినట్లైతే మీరు సస్పెన్షన్ సహాయంతో వాటిని తొలగించవచ్చు ఆ విధంగా వాటిలో ఎక్కువ కండరాలకు చెందిన కణాలు వుంటాయి వీటికి సంబంధించిన కొన్ని చిట్కాలు వున్నాయి అవి తెలుసుకోవడం ఏమంత కష్టం కాదు వయోపరిమితిని బట్టి ఫైబ్రోబ్లాస్ట్ కాలుష్యం పెరుగుతూ వస్తుంది E 18 వంటిదేదయినా తీసుకుంటే అందులో అతి తక్కువ ఫ్రైబ్రొబ్లాస్ట్ కాలుష్యాన్ని చూడవచ్చు కానీ అందులో కొన్ని లాభ నష్టాలున్నాయి నష్టం ఏమంటే ఎదుగుదల నెమ్మదిస్తుంది దానికి కారణం ఫైబ్రోబ్లాస్ట్ స్కెలిటల్ మజిల్స్ కు కావలసిన అనేక సహాయక కారకాలను స్రవింపజేయగలగడమే కానీ మీ వద్ద గల కణవర్ధక మాధ్యమాన్ని సెల్ కల్చర్ మీడియం ఉపయోగించడం ద్వారా సరియైన స్థితిని పొందగలిగితే దాని వలన చాలా చక్కని ప్రయోజనాలను పొందవచ్చును కానీ అది మీరు జీవశాస్త్ర ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం పైన ఆధారపడి వుంటుంది అందువలన వయోపరిమితి ఆధారంగా మీరు దేనిని స్వీకరించినా ఫైబ్రోబ్లాస్ట్ కాలుష్యం మాత్రం తప్పదు ఒకసారి మీరు వయోపరిమితి సమస్యను అధిగమించినట్లైతే ఆ తరువాత మీకు కావలసినవి నిర్దిష్టమైన మాధ్యమాలు ఇంతకీ మాధ్యమాలు ఎందుకు అవసరం ఎందుకంటే వొక భాగం విభజనకు సంబంధించినది కనుక మీకు గుర్తుందా నేను 2 2 దశల గురించి చెప్పాను వొకటి యిప్పుడు మీరు చూస్తున్నది ఇంకొకటి రెండవది విభజన తారతమ్యం కలిసినది మొదటిది తారతమ్యం మాత్రమే లెక్కలోకి తీసుకొగలది రెండవది వీటికి అనుసరించి వచ్చేవి మనము లెక్కలోకి తీసుకోవలసిన వివిధ రకాలయిన కొలమానాలు మ్యోసిన్ హావీ చైన్ ఫీటల్ మ్యోసిన్ హెవీ చైన్ నవజాత శిశువు హీవీ చైన్ ల నియోనాటల్ హావి చైన్ శరీరాకృతిని నిర్మాణ శాస్త్ర మొర్ఫొలజీ నిర్మాణానికి చెందిన వ్యక్తీకరణ ఇంకా ముందుకు సాగితే గమనించగలవి బాల్యావస్థ దాటిన మ్యోసిన్ హెవీ చైన్ సార్కోప్లాస్టిక్ రెటిక్యులం ర్యానొడైన్ గ్రాహకం DHPR గ్రాహకములు కార్యాచరణ శక్తి అప్రధామైన మ్యో టూబ్లు వాటి సంకోచం ఇంకా క్యాల్షియం తరంగాన్ని కొలవగల కాల్షియం బరువు కణ వర్ధనం ప్రతిరూపాలను సెల్ కల్చర్ మోడల్స్ పెంపొందించే ప్రక్రియ యెంత ప్రగాఢమైనదో మీరు గ్రహించగలగాలి ఏవో కొన్ని కణాలను వొకచోట కూడగట్టి వాటిని పెంచడం గురించి తెలిస్తే చాలదు నిజ జీవితానికి మీరు యెంత దగ్గరగా ఉన్నారనేది తెలుసుకోవడమే దాని లక్ష్యం ఇంతటితో ఈ చర్చను ఆపుదాం వచ్చే తరగతిలో ఇంకా విస్తారంగా చర్చని కొనసాగిద్దాం ధన్యవాదాలు